ప్రారంభిద్దాం మనం నియమం ఆధారిత వ్యవస్థలను చూస్తున్నాము మనం ఇంతకుముందు చర్చించినట్లుగా నియమం ఆధారిత వ్యవస్థలో ప్రోగ్రామ్ భాగం నియమాల సమితిగా వ్రాయబడుతుంది ఇప్పుడు ఈ నియమాలు అన్ని రకాల పనులను చేయగలవు వారు సాధారణ ప్రోగ్రామింగ్లో ఏమి చేయగలరో వారు చేయగలరు ఉదాహరణకు ఒక అర్రా మొదలైనవాటిని క్రమబద్ధీకరించడం కానీ ముఖ్యంగా అవి కూడా నిపుణుల జ్ఞానం వలె చెప్పేదాన్ని సంగ్రహించడం ద్వారా కాబట్టి డొమైన్ నిపుణుడిని పట్టుకుని నిపుణుల నుండి జ్ఞానాన్ని పొందడానికి మరియు ఆ జ్ఞానాన్ని నియమాల రూపంలో ఉంచాలనే ఆలోచన ఉంది కాబట్టి వివిధ రకాలైన నియమాలను ఒక వ్యవస్థలో కలపవచ్చు అందుకే 1970 మరియు 1980 లలో దీనిని నిపుణుల వ్యవస్థల డొమైన్ అని పిలుస్తారు నిపుణులను సంప్రదించడం మరియు వారి జ్ఞానాన్ని వారి నుండి పొందడం చాలా వ్యాయామంలో ఉంది జ్ఞాన సముపార్జన గా వారు పిలవడానికి ఉపయోగించే మొత్తం వ్యాయామం ఉంది నిపుణులతో ఎలా మాట్లాడాలి మరియు వారి నుండి జ్ఞానాన్ని ఎలా తీయాలి అనే ప్రోటోకాల్లు ఉన్నాయి మరియు తరువాత దానిని నియమాల రూపంలో ఉంచాలి వాస్తవానికి చివరి తరగతిలో చెప్పినట్లుగా ఈ సాంకేతిక పరిజ్ఞానం అంతా వ్యాపార వినియోగదారులలో బాగా ప్రాచుర్యం పొందింది ఎందుకంటే బ్యాంకులు మరియు ఇతర సంస్థలలోని వినియోగదారులు వారు వ్యాపార నియమాలుగా పిలిచే వాటిని చాలా సరళమైన భాషలో వ్యక్తి కరించగలరు మిగతా విషయాలు ప్రోగ్రామ్ల ద్వారా చూసుకుంటారు నియమం ఆధారిత వ్యవస్థ మనం వర్కింగ్ మెమరీగా పిలిచే నియమాల సమితిని కలిగి ఉంటుందని మీరు గుర్తుంచుకుంటే ఇది ప్రాథమికంగా డేటా మరియు అనుమితి ఇంజిన్ను కలిగి ఉంటుంది అనుమితి ఇంజిన్ ఒక ప్రోగ్రామ్ దీని పని నియమాలను ఎన్నుకోవడం మరియు వాటిని డేటాకు పదేపదే వర్తింపచేయడం కాబట్టి ఇది మూడు దశల ప్రక్రియ అని మనం చూశాము మనకు మ్యాచ్ ఉంది మ్యాచ్ ఏమి చేస్తుంది కాబట్టి నియమం ఆధారిత వ్యవస్థలో ఇది చాలా ముఖ్యమైన భాగం అది ఏమిటంటే ఇది వర్కింగ్ మెమరీని నిబంధనల సమితితో పాటు ఇన్పుట్గా తీసుకుంటుంది మరియు కాన్ఫ్లిక్ట్ సెట్ గ పిలవబడే దాని రూపం మనకు వస్తుంది కాబట్టి ఇది ఏమి చేస్తుంది ప్రతి నియమం రూపం నమూనా 1 నమూనా 2 నమూనా n మరియు మరొక వైపు కొన్ని చర్యలని మీరు గుర్తుంచుకుంటే చర్యలు చర్చించినట్లుగా క్రొత్త డేటా ఎలెమెంట్స్ ను తయారు చేయడం లేదా కొన్నింటిని తొలగించడం కాబట్టి మీరు డేటాను సరిపోల్చడానికి ఉపయోగించే ఈ నమూనాలను పరిశీలిస్తే మీరు అన్ని నిబంధనల నుండి అన్ని నమూనాలను కలిసి సేకరిస్తే మీకు నమూనా 11 నమూనా 12 నమూనా నమూనా 31 నమూనా 32 మొదలైనవి ఉంటాయి కాబట్టి మనకు మొత్తం నమూనాల జాబితా ఉంటుంది మరియు ఈ వర్కింగ్ మెమరీ టైమ్ స్టాంప్ ఆధారంగా ఆర్డర్ చేసిన సెట్ కాబట్టి ఇవన్నీ వర్కింగ్ మెమరీ ఎలిమెంట్స్ మ్యాచ్ దశలో ప్రతి నమూనాను ప్రతి వర్కింగ్ మెమరీ ఎలిమెంట్తో పోల్చాలి ఎందుకంటే మీరు ఒక ఉదాహరణ మాత్రమే కాకుండా సరిపోయే అన్ని నియమాలను ఉత్పత్తి చేయాలనుకుంటున్నారు కాబట్టి ప్రతి నమూనాను ప్రతి వర్కింగ్ మెమోరీ ఎలిమెంట్తో పోల్చాలి మరియు దీని కోసం ఇది చేయాలి ఇది మానవుడు చేయవలసిన తక్కువ ప్రయత్నం ఇది ఉత్పత్తి చేసేది కాన్ఫ్లిక్ట్ సెట్ కాన్ఫ్లిక్ట్ సెట్ అనేది 1 2 3 లేదా డేటా యొక్క టైమ్ స్టాంప్తో పాటు నియమాల లేదా నిబంధనల జాబితా అప్పుడు వాటికి సరిపోయే వాటిని ఏంచోకోవడమే పని విశిష్టత రీసెన్సీ మరియు మీన్ సెన్స్ అనాలిసిస్ వంటి కొన్ని కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ స్ట్రాటజీ లను మనం చర్చించాము కాబట్టి ఇది రిసొల్వె RESOLVE అని పిలువబడే ఒక భాగానికి ఇవ్వబడుతుంది ఇది దాని డేటా తో పాటు కాన్ఫ్లిక్ట్ సెట్ నుండి ఒక నియమాన్ని ఎంచుకుంటుంది మరియు తరువాత ఇది ఎగ్జిక్యూట కి ఇవ్వబడుతుంది ఇక్కడ డేటా అంటే మన ఉదేశ్యం వర్కింగ్ మెమోరీ ఎలిమెంట్స్ మీరు అమలు యొక్క ప్రభావం గాని గుర్తుంచుకుంటే తయారుచేయడం అంటే క్రొత్త డేటా ఎలిమెంట్ను సృష్టించడం లేదా తొలగించడం ఇవి మనకు ఆసక్తి ఉన్న రెండు సూత్ర ప్రభావాలు ఇతరులు రీడ్ ప్రింట్ మరియు హల్ట్ వంటివి ఈ దృక్కోణంలో అప్రధానమైనవి ఆపై ఇది ఒక చక్రంలో పునరావృతమవుతుంది మళ్లీ మళ్లీ ఈ బ్రూట్ ఫోర్స్ మ్యాచ్లో రెండు లోపాలు ఉన్నాయని మన০ గమనించాము ముఖ్యంగా వేర్వేరు నియమాలు వారు ఉపయోగిస్తున్న కొన్ని నమూనాలను చూసే అవకాశం ఉంది లేదా అవి భాగస్వామ్యం చేయబడవచ్చు కాబట్టి ఈ నమూనా 1 చాలా నియమాలలో ఉండవచ్చు నమూనా 2 చాలా నియమాలలో ఉండవచ్చు మరియు మొదలైనవి కానీ ఇక్కడ మన০ వాటిని మీకు తెలిసినట్లుగా జాబితా చేసాము నియమం 1 యొక్క నమూనాలు నియమం 2 యొక్క నమూనాలు నియమం 3 యొక్క నమూనాలు మరియు అందువలన న కాబట్టి అవి అనేకసార్లు సరిపోలుతాయి అవి పాక్షికంగా కూడా భాగస్వామ్యం చేయబడవచ్చు ఎందుకంటే ఈ రోజు మనం ఒక ఉదాహరణలో చూస్తాము అది కూడా పాక్షికంగా భాగస్వామ్యం చేయబడితే మనం చేసే మ్యాచ్ల సంఖ్యను తగ్గించగలగాలి ఈ నమూనాలు తరగతి పేర్లు మరియు లక్షణ విలువ జతలతో రూపొందించబడిందని గుర్తుంచుకోండి ప్రతి లక్షణానికి ఒక పరీక్ష పరిస్థితి ఉంది ఇది డేటాతో సరిపోలవలసిన సమానత్వం కావచ్చు లేదా అది విలువ కంటే ఎక్కువ లేదా విలువకు సమానం కాదు మరియు అలాంటి వాటికి ఉండాలి కాబట్టి ఇది మనకు ఆసక్తి ఉన్న ఒక విషయం మనం చేయాలనుకుంటున్న మరొక విషయం ఏమిటంటే రిసోల్వ్ ఎందుకంటే రిసోల్వ్ దశలో రూల్ 3 ఎంచుకోబడినప్పుడు మరియు ఈ రూల్ 3 ఈ 3 డేటాకు సరిపోతుంది ఈ నియమం 3 అమలు చేసినప్పుడు ఈ డేటాను తొలగించండి అని చెప్పవచ్చు కాబట్టి నేను ఇక్కడ ఒక క్రాస్ మార్క్ చేయనివ్వండి ఈ డేటాను తొలగించవచ్చు మరియు క్రొత్త డేటాను జోడించవచ్చు లేదా ఒక పదాన్ని ఉపయోగించనివ్వండి "ఇక్కడ చేయండి" ఈ సరళమైన ఉదాహరణను తీసుకుందాం కాబట్టి రెండు అంశాలను తొలగించే ఈ సరళమైన ఉదాహరణను తీసుకుందాం ఈ ఎలెమెంట్స్ ను A మరియు B అని పిలుద్దాం ఆపై మూడవ ఎలిమెంట్ ని జోడిద్దాం ఇది C ఇది వర్కింగ్ మెమరీ మారే ఏకైక మార్పు రెండు అంశాలు తొలగించబడ్డాయి మరియు ఒకటి జోడించబడింది కాబట్టి అటువంటి పరిస్థితిలో మనం ఆశించేది ఏమిటంటే కొంత డేటా తో సరిపోయే ఇతర నియమాలు చివరి చక్రంలో ముందు తరువాతి చక్రంలో సరిపోలడం కొనసాగుతుంది వాటిని మళ్లీ సరిపోల్చడంలో ఇబ్బందిని నివారించాలనుకుంటున్నాము కాబట్టి ఈ ప్రత్యేకమైన మ్యాచ్ అల్గోరిథం యొక్క ఈ రెండు లక్షణాలు ఈ రోజు మనం చూస్తున్న అల్గోరిథం ద్వారా తొలగించబడతాయి మరియు దీనిని రీటే అల్గోరిథం అంటారు దీనిని చార్లెస్ ఫోర్జీ తన పిహెచ్డి పనిలో భాగంగా 1979 లో ఇచ్చారు దీని ఆధారంగా అతను OPS5 అనే భాషను విభజిస్తాడు ఇది కొంత ప్రకారం ఓఫిషల్ ప్రొడక్షన్ సిస్టం లాంగ్వేజ్ గుర్తుంచుకోండి నియమాల ను ప్రొడక్షన్స్ అని కూడా పిలుస్తారు మరియు ఇవన్నీ ఆ సమయంలో CMU లో జరుగుతున్నాయి ఈ రోజు మనం ఈ రీటే అల్గోరిథం మరియు దాని నిర్మాణం యొక్క వివరాల ను చూడాలనుకుంటున్నాము కాబట్టి చివరి తరగతిలో నేను రాసిన నియమాల ను తిరిగి వ్రాద్దాం కాబట్టి ఈ కార్డ్ ప్లేయింగ్ నియమాలను గుర్తుంచుకోండి ఇది OPS 5 వాక్యనిర్మాణం మీరు గుర్తుంచుకుంటే ఈ జాబితాలో ని మొదటి ఎలిమెంట్ డేటా స్ట్రక్చర్ యొక్క క్లాస్ పేరు రెండవ ఎలిమెంట్ ఈ చిహ్నంతో లక్షణం పేరు మూడవ ఎలిమెంట్ లక్షణం పేరు యొక్క విలువ ఈ లక్షణం మరియు మీరు బహుళ లక్షణాలను మరియు వాటి విలువల ను కలిగి ఉండవచ్చు వేరియబుల్ను సూచించే కోణీయ బ్రాకెట్లలో ఏదో ఒకదానిని జతచేయడం అంటే అది దేనితోనైనా సరిపోతుంది ఇక్కడ డేటా రకాలు లేవు మనకు వర్కింగ్ మెమరీ ఎలిమెంట్ కూడా ఉంది అని చెప్పండి ఇది ఎవరు ఆడాలి అని చెపుతుంది కాబట్టి ఇది ఒక ప్లేయర్ P యాప్ ఆడటానికి అవకాశం ఇది వేరియబుల్ కాబట్టి ఇది ఏ ప్లేయర్కైనా మరియు కార్డ్ సూట్ S నేమ్ X కు వర్తించవచ్చు మరియు ఈ మూడవ నమూనాలో ఒక కార్డ్ ఉంది ఇది ఎస్ నేమ్ X కు కూడా సరిపోతుంది మనకు ఒకే వేరియబుల్ పేరు రెండు వేర్వేరు నమూనాల లో ఒకే ఎడమ చేతిలో ఉన్నప్పుడు నియమం వైపు అవి ఒకే విలువ తో సమానంగా సరిపోలాలి ముఖ్యంగా అవి వేర్వేరు విలువలతో సరిపోలవు కాబట్టి ఈ గ్రూప్ యొక్క కార్డు ఆడితే దీని పేరు X మరియు ప్లేయర్ P చేత పట్టుకోబడితే అపుడు ఈ ఆటగాడు ఈ కార్డును కూడా ప్లే చేయవచ్చు నేను రైట్ హ్యాండ్ సైడ్ వైపున వ్రాయను ఎందుకంటే ఈ రోజు మనం అల్గోరిథం యొక్క మ్యాచ్ భాగంపై మాత్రమే ఆసక్తి కలిగి ఉన్నాము అప్పుడు మనం P నియమం అనే మరొక నియమాన్ని వ్రాసాము కాబట్టి ఏదైనా కార్డును ప్లే చేయడానికి బదులుగా ఇప్పుడు మనకు వేరే నియమం ఉంది అది మీకు తెలుసని ఆ సూట్లో అత్యధిక కార్డును ప్లే చేయండి కాబట్టి ఈ 1 మరియు 2 ఒకే విధంగా ఉంటాయి నేను ఇక్కడ పునరావృతం చేయను కానీ ఇది 1 మరియు ఇది 2 ఇది మన కోసమే కానీ భాషా వాక్యనిర్మాణంలో భాగం కాదు కాబట్టి ఏమైనప్పటికీ నేను ఇక్కడ నుండి రబ్ చేస్తున్నాను మొదటిది అదే మూడవది ఇలాంటి కార్డు ఇది తప్పనిసరిగా ఈ సూట్లో ఉండాలి దీనికి కొంత పేరు ఉండాలి ఎందుకంటే మీరు ఆ పేరును అవుట్పుట్లో ఉపయోగించాలనుకుంటున్నారు చెప్పండి ఈ కార్డును ప్లే చేయండి మరియు ఈ ప్లేయర్ చేత పట్టుకోవాలి ఎవరి వంతు ఆడాలి మరియు ఈ కార్డు కు ర్యాంక్ ఉంది ఆర్ అని చెప్పండి ఇప్పుడు మనం అత్యధిక కార్డును ఆడటానికి ఆసక్తి కలిగి ఉన్నాము కాబట్టి ఈ ప్రత్యేకమైన నమూనాలో మనకు ఈ అదనపు సమాచారం ఉంది స్పష్టంగా నమూనాలు తరగతి సమాచారం యొక్క ఏదైనా సబ్ సెట్ ని ఎంచుకోగలవని గమనించండి దీన్ని చూపించడానికి దీన్ని బ్రాకెట్లో ఉంచండి ఇది మనం చూస్తున్న పరిస్థితి మరియు ఇది నిరాకరణ సంకేతం ఇది సరిగ్గా ఉండాలి మొదటి రెండు షరతులు ఒకే విధంగా ఉంటాయి ఆడుతున్న సూట్ s ఇది ప్లేయర్ P యొక్క మలుపు ప్లేయర్ P కి ఈ సూట్ S లో కార్డ్ ఉంది దీని ర్యాంక్ ఆర్ మరియు ఈ సూట్ S లో ప్లేయర్ P చేత కార్డు లేదు దీని ర్యాంక్ R కన్నా చిన్నది అంటే ఇది R కన్నా ఎక్కువ మనం ఉహిస్తాము అప్పుడు ఈ కార్డు ప్లే చేయమని అడగండి కాబట్టి రెండు సందర్భాల్లో మనం ఈ సూట్ యొక్క ఈ కార్డ్ పేరును ప్లే చేస్తాము ఈ జాక్ ఆఫ్ స్పేడ్ లేదా అలాంటిదే కాబట్టి నేను మీకు మూడవ నియమాన్ని ఇస్తాను మీలో అక్షరాస్యులు మీకు ఇలాంటి కార్డు లేనప్పుడు పరిస్థితిలో ట్రంప్ కార్డు ఆడుతున్నట్లు గుర్తిస్తారు కాబట్టి మొదటి షరతు ఒకటే రెండవ పరిస్థితి అదే మనకు మూడవ షరతు ఉంది ఇది ట్రంప్ సూట్ టి నుండి వచ్చింది కాబట్టి మీలో కార్డులు ఆడిన వారికి ట్రంప్ సూట్ అని ఏదో ఉందని తెలుసు మరియు తప్పనిసరిగా ట్రంప్ సూట్ అని పిలవడం దాని కార్డులు ఎల్లప్పుడూ ఇతర సూట్ కార్డుల కంటే ఎక్కువ ర్యాంక్లో ఉంటాయి మీకు ఇతర సూట్ కార్డులు లేనప్పుడు మాత్రమే వాటిని ఆడవచ్చు మళ్ళీ మనం ఇక్కడ కార్డు గురించి మాట్లాడుతున్నాము కాబట్టి నేను ఈ పేరు రాయను కాని నేను ఇక్కడ సూట్ ట్రంప్ వ్రాస్తాను మిగతావన్నీ ఒకే విధంగా ఉంటాయి ప్లేయర్ P చే ఉంచబడిన కార్డు ఉంది దీని పేరు X మరియు ఖాళీగా ఉంటుంది ఇది ఇక్కడ మనకు ఏమి చేయదు బాధ కలిగించదు కానీ నేను ఎంచుకున్న ఈ సూట్ ఈ ట్రంప్ సూట్ T మరియు సూట్ S కాదు స్పష్టంగా చెప్పాలంటే కేవలం T ను వ్రాయడానికి బదులుగా దీనిని T కి S కి సమానం కాదు అని వ్రాయవచ్చు కానీ ఈ ప్రత్యేక ఉదాహరణలో అది నిజంగా పట్టింపు లేదు అందువల్ల అది అలా వ్రాయబడలేదు కాని అవి ఒక రకమైన షరతులుగా ఉపయోగించబడతాయి ముఖ్యంగా కార్డు ఉన్నప్పుడు కాబట్టి ఇది మరొక మూలం ఇది S స్థానంలో సూట్ ఉంటే ఆటగాడి P ఛాన్స్ అయితే మరియు ట్రంప్ సూట్ T మరియు ఈ ప్లేయర్ P లో ట్రంప్ సూట్ యొక్క కార్డు ఉంటే మరియు అతనికి ఆటలో సూట్లో ఏ కార్డు లేనట్లయితే అటువంటి పరిస్థితిలో మనం ట్రంప్ సూట్ ఆడవచ్చు కాబట్టి మనకు ఆసక్తి ఉన్న మూడు వేర్వేరు ఎడమ చేతి వైపు ఉన్న నియమాలు మరియు రీటే నెట్ దీన్ని ఎలా నిర్వహించాలో చూస్తాము కాబట్టి రీటే నెట్ అనేది రీటే అల్గోరిథం చేత నిర్వహించబడే నిర్మాణం రెటే అనేది లాటిన్ పదం వాస్తవానికి నెట్ అని అర్ధం రీటే నెట్ రెండు పొరలతో రూపొందించబడింది మీరు దీన్ని నెట్వర్క్లో ఉన్నట్లు అనుకోవచ్చు పైభాగంలో ఇది ఒక డిస్క్రిమినేషన్ నెట్వర్క్ మరియు క్రింద ఒక అస్సిమిలేటివ్ నెట్వర్క్ మనం తరువాత నిర్మాణాన్ని చూస్తాము కాబట్టి నెట్వర్క్ యొక్క ఎగువ భాగం కొంతమంది ప్రధానంగా క్రమబద్ధీకరించబడిన నిర్ణయ కీ లేదా డిస్క్రిమినేటివ్ నెట్వర్క్ అని పిలుస్తారు దిగువ భాగం కలిసి సేకరిస్తుంది ఇది నవీకరించబడింది కాబట్టి అస్సిమిలేటివ్ అంటే ఏమిటి ప్రతి నియమం కోసం నాకు సరిపోలడానికి నమూనాల సమితి అవసరం మరియు దిగువ భాగాలు ఆ మూడు నమూనాలను సరిపోల్చడం చూస్తాయి ముఖ్యంగా ఇది ఎలా పనిచేస్తుంది ఇది ప్రాథమికంగా ఈ మూడు టోకెన్లను ఎగువన చేర్చడం ద్వారా పనిచేస్తుంది కాబట్టి మీరు ఈ వర్కింగ్ మెమరీ ఎలిమెంట్ను తొలగించాలనుకుంటున్నారని చెప్పినప్పుడు మనం టోకెన్ను ఉత్పత్తి చేస్తాము మనం దానిని అని పిలుద్దాం మైనస్ అంటే మనం దాన్ని తొలగించాలనుకునే కారకం మరియు ఈ టోకెన్ B కోసం ఒకటి మరియు ఈ టోకెన్ C కోసం ఒకటి C కాబట్టి అల్గోరిథం అభివృద్ధి చెందుతున్నప్పుడు ఒక నియమాన్ని అమలు చేసే ప్రతిసారీ ఇది కొన్ని సానుకూల టోకెన్లను మరియు కొన్ని ప్రతికూల టోకెన్లను ఉత్పత్తి చేస్తుంది ఆ టోకెన్స్ అని నెట్వర్క్ పైభాగంలో చేర్చబడతాయి అవి వర్కింగ్ మెమరీలో మార్పులు ఈ టోకెన్లు వర్కింగ్ మెమరీలో ఏవి మార్చబడ్డాయి మరియు వర్కింగ్ మెమరీ నుండి ఏ విషయాలు జోడించబడ్డాయి అనే అర్థంలో సంగ్రహిస్తాయి రీటే అల్గోరిథం ఏమిటంటే వర్కింగ్ మెమొరీ లో చేసిన మార్పులను తీసుకుంటుంది మరియు పూర్తి సెట్లో మార్పులను ఉత్పత్తి చేస్తుంది కాబట్టి ఇక్కడ R1 R2 Rk అనే విభిన్న నియమాలు ఉన్నాయి కాబట్టి నెట్వర్క్ నిబంధనల సంకలనం మీరు కొన్ని క్షణంలో కొంచెం వివరంగా చూస్తారు ఈ నెట్వర్క్ వ్యవస్థలో మనకు ఉన్న నిబంధనల ద్వారా నిర్వచించబడింది మరియు ప్రాథమికంగా నెట్వర్క్ రూపంలో అదే నియమాలకు భిన్నమైన ప్రాతినిధ్యం ఈ వర్కింగ్ మెమరీ భాగం ఈ నెట్వర్క్లోని నోడ్లైన స్థానాల్లో సరిపోతుంది కాబట్టి వర్కింగ్ మెమోరీస్ ఈ నెట్వర్క్ ద్వారా పంపిణీ చేయబడతాయి మరియు టోకెన్లు మీరు చేసే విధంగా పై నుండి క్రిందికి ప్రవహిస్తున్నట్లు ఉహించవచ్చు ఉదాహరణకు బైనరీ సెర్చ్ కీ విషయంలో కీ విలువ 17 ఉన్న రికార్డ్ ఉందా అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు దానిని పైభాగంలో ఉంచుతారు మరియు ఆ రూట్ నోడ్ 17 కన్నా ఎక్కువ లేదా 17 కన్నా తక్కువ ఉందో లేదో తనిఖీ చేస్తుంది మరియు అది ఒక శాఖను పంపుతుంది మీరు అలా చేస్తూనే ఉంటారు చివరికి ఇది నోడ్కు ఫిల్టర్ అవుతుంది దీని విలువ 17 మా విషయంలో కూడా మనం ఒక నిర్దిష్ట రకమైన టోకెన్ల కోసం వెతుకుతున్నాము కాని మన నియమాలకు సరిపోయే టోకెన్ల కోసం మనం వెతుకుతున్నాము కాబట్టి మా టోకెన్లు ఈ మార్గాన్ని అనుసరిస్తాయి మరియు ఉదాహరణకు మొదటి రెండింటిలో మనకు మూడు టోకెన్లు అవసరం కాబట్టి మూడు వేర్వేరు టోకెన్లు అవి అక్కడికి వస్తే ఈ భాగం శోధన చెట్టులో వలెనే శోధనను సమర్థవంతంగా చేయడానికి మాత్రమే ఈ భాగం కలిసి విభిన్న నమూనా సెట్ లేదా నియమం అవసరం అవసరాన్ని సేకరించడం కాబట్టి మీరు ఈ టూల్ కోసం మూడు టోకెన్లను ఎలాగైనా సేకరించగలిగితే మరియు మూడు టోకెన్లు ఇక్కడకు వస్తే అప్పుడు నియమం 1 సరిపోలుతుందని మనం చెబుతాము ఇది సరిపోలిన తర్వాత మరియు ఈ టోకెన్లు అక్కడ ఉన్నంత వరకు ఇది తప్పనిసరిగా సరిపోతుంది మేము ఈ మార్పులు చేసినప్పుడు లేదా ఏదైనా జరిగితే అప్పుడు అది కాన్ఫ్లిక్ట్ సెట్ నుండి బయటకు వెళ్ళవచ్చు లేదా అలాంటిదే కావచ్చు కాబట్టి ఈ నియమాలు ఇది మనకు కాన్ఫ్లిక్ట్ సెట్ ఇస్తుంది ఇక్కడ ఎక్కడో గుర్తుంచుకోండి కాన్ఫ్లిక్ట్ సమితి ఈ నియమాల ఉదాహరణల సమాహారం ప్రతి నియమం వేర్వేరు డేటా పిఎచెస్ తో ఒకటి కంటే ఎక్కువ ఉదాహరణలను కలిగి ఉండవచ్చు డేటా మూలకాల యొక్క ఐడెంటిఫైయర్లతో పాటు ఈ నియమం యొక్క ఉదాహరణ సేకరణ అవి సరిపోలుతున్నాయి ఇది మన০ ఇక్కడ ఉపయోగించే సమయ స్టాంపులు కాబట్టి ఇవి ఐడెంటిఫైయర్లు వారు ప్రాథమికంగా ఈ టోకెన్ సమావేశం ఎప్పుడు జరిగిందో మీకు చెప్తారు కాబట్టి ప్రారంభించడానికి మీ వద్ద ఉన్న డేటా ఏమైనప్పటికీ మీరు మొత్తం విషయాన్ని నెట్లో ఉంచారని మీరు ఊహించవచ్చు కొన్ని మార్పులను కలిగి ఉండటానికి బదులుగా మొత్తం పని ఏమిటంటే ఒక ప్రారంభ స్థానం మరియు అది వెళ్లి వేర్వేరు నియమ నిబంధనలను కనుగొంటుంది మీరు కాన్ఫ్లిక్ట్ సెట్ ను పొందుతారు అప్పుడు రెసొల్వె ఫసె కాన్ఫ్లిక్ట్ సెట్లో ఆ నియమాలలో ఒకదాన్ని ఎన్నుకుంటుంది వాటిని అమలు చేస్తుంది మరియు కొన్ని టోకెన్లను ఉత్పత్తి చేస్తుంది ఆ కొద్ది టోకెన్లు ఇక్కడ ఉంచబడతాయి మరియు అవి మళ్ళీ ఈ నెట్వర్క్ను లెక్కిస్తారు పెడతాయి మార్గంలో కొన్ని మార్పులు చేస్తాయి లేకపోతే మిగిలిన మ్యాచ్ ఈ నెట్వర్క్లలో స్థిరంగా ఉంటుంది కాబట్టి ఈ నెట్వర్క్ ఎలా ఉంటుందో చూద్దాం నేను చెప్పినట్లుగా పై భాగం స్వభావం లో వివక్షతతో కూడుకున్నది ఇది వివిధ రకాల టోకెన్లను వేరు చేయడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి మీరు వరుస మ్యాచ్ చేయవలసిన అవసరం లేదు ఈ శోధన అల్గోరిథంలలో ఇది ప్రాథమిక ఆలోచన మొదటి విషయం మన০ పరీక్షించేది తరగతి పేరు కాబట్టి మనకు ఇక్కడ ఒక తరగతి పేరు ఉంది సూట్ కాబట్టి ఇది రూట్ అని చెప్పండి మరియు నోడ్ ఉంది మొదటి నోడ్లను ఆల్ఫా నోడ్స్ అంటారు కొన్ని నామకరణం మన০ చూస్తున్న ఆట ఆడే అల్గోరిథంతో సంబంధం లేదు మరియు ఆల్ఫా నోడ్లు ఏమిటంటే వారు ఖచ్చితంగా ఒక పేరెంట్ కలిగి ఉన్నారు మరియు వారు ఒక నిర్దిష్ట పరీక్ష చేస్తారు మరియు పరీక్ష అంటే మనం పెట్టెలో వ్రాస్తున్నది మరియు మొదటి స్థాయిలో ఇది తరగతి పేరు తరగతి పేరు ఇక్కడ సూట్ అని నియమాలు ఏమి చెబుతున్నాయో బట్టి వారికి ఒకటి కంటే ఎక్కువ చిల్డ్రన్ ఉండవచ్చు ఉదాహరణకు ఇక్కడ మన০ కార్డు కోసం కొన్ని విభిన్న నియమాలను కలిగి ఉన్నాము కాబట్టి మీకు ఎక్కువ మంది చిల్డ్రన్ ఉండవచ్చు కాబట్టి రెండవది తరగతి పేరు నుండి కొన్ని లక్షణాల కోసం ఇప్పుడు మా విషయంలో లక్షణం ఆడబడుతుంది మరియు మా విలువ వేరియబుల్ మాత్రమే కాబట్టి మనకు నిజంగా చాలా లేదు కానీ మీరు స్పేడ్ల కోసం ఒక నియమం మరియు హార్ట్స్ కు మరొక నియమం ఉంటే మీరు ఇక్కడ స్పేడ్ల కోసం ఒక శాఖను ఇక్కడ హార్ట్స్ కు మరొక శాఖను కలిగి ఉంటార ని మీరు ఊహించవచ్చు మరియు ఈ పరీక్ష మరింత నిర్దిష్టంగా ఆడుతున్న సూట్ స్పేడ్స్ లేదా ఆడే సూట్ హార్ట్స్ అని మీరు చెప్పవచ్చు అప్పుడు మిగిలిన నెట్వర్క్ భిన్నంగా ఉంటుంది మన ఉదాహరణలో మనకు వేరియబుల్ మాత్రమే ఉంది కాబట్టి ఇది పట్టింపు లేదు మన కు ఒకటి మాత్రమే ఉంది అప్పుడు మొదట సులభమైన మార్గాన్ని పూర్తి చేద్దాం ఇది రెండవ చివరి పేరు ఇది మలుపు మరియు దీనికి కూడా ఒక విలువ మాత్రమే ఉంది చూడండి అన్ని నియమాలలో మనకు ఒకే విలువ ఉంది పి యొక్క మలుపు పి యొక్క మలుపు మరలా మన০ వేర్వేరు ఆటగాళ్ళ మధ్య వివక్ష చూపిస్తే దక్షిణం వైపు తిరగండి లేదా ఉత్తరం వైపు తిరగండి లేదా తూర్పు వైపు తిరగండి అని మీరు ఊహించవచ్చు ఇక్కడ ఉత్తరం తూర్పు దక్షిణ పడమర ఈ ప్రదేశం యొక్క పేర్లు అప్పుడు మనకు ఇక్కడి నుండి వేర్వేరు శాఖలు వస్తాయి కాబట్టి మళ్ళీ మనకు ఒకే శాఖ ఉంది ఎందుకంటే ఈ రకమైన ఒకే ఒక నమూనా ఉంది దీనిలోని ప్రతి మార్గం ఒక నమూనాను సూచిస్తుంది మనకు భిన్నమైన నమూనాలు ఉంటే అవి కొద్దిగా భిన్నంగా ఉంటాయి అప్పుడు అవి వేరుగా ఉంటాయి మీకు తెలుసు ఒక నమూనా ఈ విధంగా వెళుతుంది మరియు మరొక నమూనా ఆ విధంగా వెళుతుంది కాబట్టి ఇది ఒక నిర్మాణం లాంటిది ఇది ట్రీ స్ట్రక్చర్ సమానంగా ఉంటుంది మీరు ట్రీ స్ట్రక్చర్ ని అధ్యయనం చేశారో నాకు తెలియదు ఇది తప్పనిసరిగా అలాంటిది కాబట్టి ఇవన్నీ ఆల్ఫా నోడ్స్ ఆల్ఫా నోడ్లకు ఒక పేరెంట్ ఉన్నారు మరియు ప్రతి నోడ్ దానితో అనుబంధించబడిన మెమరీని కలిగి ఉంటుంది దీనిలో టోకెన్లు సరిపోతాయి కాబట్టి దాని వెనుక ఉన్న జ్ఞాపకాలు సరిగ్గా కనిపించలేవని అనుకుందాం అప్పుడు ఇతర రకాల నోడ్లు బీటా నోడ్స్ నేను బీటా నోట్లను సర్కిల్తో గీస్తాను మరియు అవి ఏమిటంటే వేర్వేరు నమూనాల నుండి టోకెన్లను కలిగి ఉంటాయి మన ఉదాహరణలో పరీక్ష చేయవలసిన అవసరం లేదు ఇవి ఒక రకమైన స్వతంత్రమైనవి మరియు మనం చెబుతున్నది ఏమిటంటే మనకు ఈ రకమైన టోకెన్ మరియు ఈ రకమైన టోకెన్ ఉండాలి అప్పుడు మనకు ఈ రెండు నమూనాలు ఉన్నాయి కనీసం మా మొదటి సాధనానికి మూడు నమూనాలు అవసరం మనం రెండు సేకరించాము కాబట్టి ఇవి బీటా నోడ్స్ బీటా నోడ్లు కలిగి ఉండవచ్చు లేదా మనం ఇక్కడ వివరించిన అమలులో ఖచ్చితంగా ఇద్దరు పేరెంట్స్ ఉన్నారు మనం రెండు కంటే ఎక్కువ కలిగి ఉండవచ్చు కానీ ఇది రెండు నిర్మాణాల ఉమ్మడి లాంటిదని అనుకుందాం మనం ఒక సమయంలో రెండు నమూనాలలో మాత్రమే చేరుతున్నాము ముఖ్యంగా కాబట్టి మనకు మూడు నమూనాలు ఉంటే అప్పుడు మనం మొదట రెండింటిలో చేరతాము తరువాత మూడవది మరియు మొదలైనవి మీరు క్షణం చూసేటప్పుడు బీటా నోడ్ కూడా ఒక పరీక్ష చేయవచ్చు కాబట్టి ఈ చివర్లో మొదట ఈ కఠినమైన నియమాన్ని చేద్దాం సహజంగానే మనకు కావాల్సినది కార్డు ఎందుకంటే అది మా తరగతి పేర్లలో ఒకటి మరియు మనకు అవసరమైన చివరిది ట్రంప్ దీనికి సూట్ అని పిలువబడే ఒక లక్షణం ఉంది మరియు దీనికి t అని పిలువబడే విలువ ఉంది కాబట్టి ఈ చివరి నియమానికి ఐదు నమూనాలు అవసరం ఒకటి మరియు రెండు మనకు ఇక్కడ ఉంది అప్పుడు ఒక నమూనా ఈ మార్గంలోకి వస్తుంది ఇది ఆ ట్రంప్ మార్గం ఆపై రెండు నమూనాలు ఈ మార్గంలోకి వెళ్తాయి కాబట్టి రెండు నమూనాలు కార్డుల గురించి మాట్లాడుతున్నాయి ముఖ్యంగా కాబట్టి వారిలో ఒకరు ఆ ఆటగాడు చెప్పారు నేను అక్కడ వ్రాయలేదు కానీ అది ఆ నమూనాలో ఒక భాగం మరియు ఈ P తప్పక ఈ P కి సరిపోలాలి ఎందుకంటే మీరు చూస్తారు కాబట్టి కార్డ్ ప్లేయర్ P సూట్ టి కాబట్టి మన০ ఇప్పుడు చెబుతున్నది ఏమిటంటే ఈ ఆటగాడికి ఈ సూట్ టి యొక్క కార్డు ఉంటే అతన్ని ఆడటానికి అనుమతి ఉంది కాబట్టి మన০ కలిసి ఈ రెండు నమూనాలను బీటా నోడ్ ద్వారా చేర్చుకున్నాము మరియు ఈ వైపు నుండి వస్తున్న ఈ t మరియు ఈ వైపు నుండి వస్తున్న ఈ t సమానంగా ఉండాలని మన০ ఒక షరతు పెట్టాము కాబట్టి మన০ సమానత్వ పరిస్థితిని ఉపయోగిస్తున్నాము ఎందుకంటే మన০ దానిని గుర్తించాము నేను ఉపయోగించిన అదే వేరియబుల్ పేర్లను చూడండి కానీ అవి ఒకేలా ఉండవు వేర్వేరు వేరియబుల్ పేర్లు ఉండవచ్చు కానీ ఈ పరీక్ష ఈ సందర్భంలో అదే అని చెబుతోంది కాబట్టి చూద్దాం నేను ఈ వేరియబుల్ s ని ఇక్కడ ఉపయోగిస్తాను అని చెప్పుకుందాం ఆపై నేను ఈ s ని t కి సమానంగా చెప్పవలసి ఉంటుంది లేదా నన్ను సాధారణ విషయానికి కొనసాగించనివ్వండి చూడండి ఇది టి మన০ ఒక క్షణంలో మరొకటి చూస్తాము కాబట్టి దీనికి నాలుగు కానీ ఈ నాలుగు విషయాలు వచ్చాయి కానీ దీనికి ఇంకా ఒక నమూనా అవసరం ఇది ఈ సూట్ యొక్క కార్డును కలిగి లేదని చెప్పింది ఇప్పుడు మన০ ఒక మ్యాచ్ చేయాలనుకుంటున్నాము అది అతని వద్ద లేదని లేదా అలాంటి డేటా ఎలిమెంట్ ఉనికిలో లేదని చెబుతుంది ఇప్పుడు అది వివిధ మార్గాల్లో చేయవచ్చు ప్రతి నోడ్ జ్ఞాపకశక్తితో ముడిపడి ఉందని మన০ చెప్పామని గుర్తుంచుకోండి ఇప్పుడు నేను కొన్ని చిహ్నాన్ని ఉపయోగిస్తాను ఇది నిరాకరణకు చిహ్నమని నేను చెప్తాను దీన్ని చదవడానికి మార్గం ఏమిటంటే టోకెన్ ఈ మార్గంలో ప్రవహిస్తుంది గణన ఉంటేనే ఇప్పుడు ఇది కొంచెం విచిత్రమైనది ఈ విలువ P తో మరియు ఈ విలువ S తో ఈ మార్గంలో ప్రయాణిస్తున్న టోకెన్ల సంఖ్య మాత్రమే 0 కాబట్టి మీరు కలిగి ఉండాలి నేను దాని గురించి మాట్లాడే సరళమైన మార్గాన్ని ఉపయోగించటానికి ప్రయత్నిస్తున్నాను మీరు నిజంగా చెప్పదలచుకున్నది ఏమిటంటే ఈ రకమైన టోకెన్ వాస్తవానికి ఇక్కడకు రావాలనుకుంటే అప్పుడు నియమంపై దాని ప్రభావం అది సరిపోలడం లేదు ముఖ్యంగా మీరు అలా ఆలోచించవచ్చు టోకెన్ల సంఖ్య యొక్క లెక్క అని మీరు అనుకోవచ్చు ఈ టోకెన్లు ఏమిటి ఇది నమూనా ఇది సూట్ S యొక్క ప్లేయర్ P చే ఉంచబడిన కార్డు అని చెప్పింది ఇప్పుడు ఆటగాడికి ఈ సూట్ యొక్క మూడు కార్డులు ఉంటే మన০ స్పేడ్స్ గురించి మాట్లాడుతున్నామని చెప్పండి ఆటగాడికి మూడు కార్డులు స్పేడ్ ఉంటే అప్పుడు మూడు టోకెన్లు ఇక్కడకు వస్తాయి ముఖ్యంగా అది వర్కింగ్ మెమరీ లో ఉండాలి ఈ పరీక్ష ఏమి చేస్తుందో లెక్కిస్తోంది ఇక్కడ ఎన్ని టోకెన్లు వస్తున్నాయి మరియు టోకెన్లు 0 కన్నా ఎక్కువ ఉంటే అపుడు అది ఈ నియమం వర్తింపజేయబడదు అని చెబుతుంది చూడవలసిన మరో మార్గం ఏమిటంటే ఒక టోకెన్ ఇక్కడకు రావాలనుకుంటే అది వెంటనే ఏ నియమాన్ని నిలిపివేస్తుందో అది సూచిస్తుంది కాబట్టి ఏ సందర్భంలోనైనా మనకు ఇక్కడ ఉమ్మడి అవసరం మరియు ఉమ్మడి ఈ S ఈ S కి సమానమని చెప్పాలి కాబట్టి S కి S కి సమానం నేను ఇప్పుడే వ్రాస్తాను మరియు ఈ P ఈ P కి సమానం కాబట్టి ఈ క్షణం నాటికి మన০ మూడు నమూనాలను చూశాము రెండు సానుకూల నమూనాలు మరియు ఒక ప్రతికూల నమూనా ఉన్నాది ఆ శాఖలో మన০ రెండు నమూనాలను చూశాము రెండూ సానుకూల నమూనాలు అన్ని ఐదు నమూనాలు సరిపోలితే తగిన టోకెన్లు ఇక్కడకు వస్తాయి అప్పుడు మన০ వాటిని కలిసి చేరవచ్చు మరియు మనం ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి కాబట్టి P అనేది P కి సమానం ఉదాహరణకు మరియు ఇది ఒక్కటే మీరు ఆందోళన చెందాలి మరియు ఇక్కడ రఫ్ అని పిలువబడే నియమం ఉంది ఇప్పటివరకు మన০ ఒక నియమం కోసం నెట్వర్క్ను గీసాము ఇది మూడవ నియమం మూడవ నియమం ఐదు నమూనాలను కలిగి ఉంది ఈ ఒకటి మరియు రెండు ఇలా ఉంటాయి సూట్ ఆడటం అంటే ప్లేయర్ P ఆడటానికి అవకాశం మూడవది ట్రంప్ సూట్ t అని చెప్పారు నాల్గవది ఆటగాడికి t కార్డు ఉందని ఐదవది ఆటగాడికి సూట్ యొక్క కార్డులు లేవని చెప్తుంది ఇది తప్పనిసరిగా S ఆడబడుతోంది కాబట్టి ఈ గుర్తు కారణంగా ఈ స్నో కార్డు ఇక్కడ సంగ్రహించబడింది ఇది మొదటి రెండు నమూనాలను సంగ్రహిస్తుంది మరియు ఇది మూడవ నమూనా ఇది ట్రంప్ సూట్ ఇది ట్రంప్ సూట్ ను నిర్వచిస్తుంది ఇది నాలుగవ నమూనా ఇది ఆటగాడికి ఈ ట్రంప్ సూట్ యొక్క కార్డు ఉందని చెప్తుంది ఎందుకంటే T T కి సమానం మరియు ఇక్కడ మొత్తం ఐదు నమూనాలు ఇక్కడకు వచ్చి కూర్చుంటాయి మరియు మన০ చెబుతాము ఈ నియమం ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ సెట్ కు బయల్దేరింది మొదటి సాధనాన్ని తీసుకుందాం ఇది సాధారణ నియమం సూట్ S నేమ్ X ప్లేయర్ P కాబట్టి నేను ఇక్కడ చెప్పగలను నేను ఇక్కడ చెప్పగలను పేరు పెట్టబడిన మరో విషయం నాకు అవసరం కాబట్టి ఒక నమూనా ఈ మార్గంలోకి రావాలనుకుంటే అది ప్లేయర్ P వేరియబుల్ "P" చేత ఉంచబడిన కార్డు అని కొన్ని సూట్ ఇది వేరియబుల్ "S" మరియు కొంత పేరు ఇది వేరియబుల్ "X" మరియు నేను దానిలో చేరవచ్చు దీనితో మరియు అన్ని షరతులను ఉంచండి S కి S కి సమానం అంటే ఈ వైపు నుండి వచ్చే S కి సమానం ఈ వైపు నుండి వచ్చే S కి సమానం అదేవిధంగా ఈ వైపు నుండి వచ్చే P కి P కి P కి సమానం మరియు నాకు ఏదైనా కార్డు ఉంటుంది ఇప్పుడు ఈ సమయంలో నేను చేసిన ఏకైక పని ఏమిటంటే నియమం నంబర్ వన్ ఈ పెట్టెను ఇక్కడ జోడించడం మరియు ఈ బీటా నోడ్ ఇక్కడ ఉంది ఇది ఆల్ఫా నోడ్ మరియు ఇది బీటా నోడ్ మరియు మరేమీ లేదు నేను చేయాల్సి ఉంది మిగిలిన మ్యాచ్ ఇది మొదటి నమూనా ఆడుతున్న సూట్ S రెండవ నమూనా నెట్వర్క్లో ప్లేయర్ P యొక్క మలుపు ఇప్పటికే ఉంది నేను అక్కడ నుండి ముందడుగు వేయాలి మరియు నేను ఇప్పటికే వారితో కలిసి ఉన్నాను అప్పుడు ఈ మూడవ టోకెన్ను ఇక్కడి నుండి తీసుకోండి ఈ సమయంలో నాకు మూడు టోకెన్లు కలిసి వస్తున్నాయి ఇది మొదటి నియమం నుండి నాకు అవసరం కాబట్టి ఈ ఇంట్రా సైకిల్ పొదుపులు మాట్లాడటానికి అదే చక్రంలో నేను ఈ నియమానికి మరియు ఈ నియమానికి సరిపోతున్నాను కానీ నేను ఈ నెట్వర్క్లో భాగస్వామ్యం చేస్తున్నాను సరిపోలే పని ఇది ఆ నియమాలకు అవసరం మాత్రమే కొన్ని విషయాలు భిన్నంగా ఉంటాయి నేను విడిగా చేస్తాను ముఖ్యంగా మీరు చూడగలిగినట్లుగా మీరు మధ్య నియమాన్ని తీసుకోవచ్చు ఇది ఎల్లప్పుడూ ఇక్కడ నుండి ఏదో తీసుకుంటుంది మరియు దీనికి సూట్ S పేరు X ప్లేయర్ P ర్యాంక్ Y యొక్క కార్డు అవసరం కాబట్టి మన০ దీనిని ఇక్కడ నుండి తీసుకోవచ్చు నేను వేరే రంగు ను ఉపయోగిస్తాను కాబట్టి మన০ దీన్ని ఇక్కడి నుండి తీసుకోవచ్చు మరియు ర్యాంక్ R యొక్క మరొక ఆల్ఫా నోడ్ను జోడించవచ్చు నేను ఇక్కడ నుండి ఇంకొకటి తీసుకోవచ్చు మరియు మరొక ఆల్ఫా నోడ్ను జోడించవచ్చు ఇది మీరు చెప్పేది R కన్నా తక్కువ ర్యాంక్ గుర్తుంచుకోండి R ఇప్పటికీ ఒక ఈ సమయంలో వేరియబుల్ అప్పుడు నేను ఈ R ను R కి సమానమని చెప్పడం ద్వారా వాటిని మిళితం చేయవచ్చు కాబట్టి మీరు ఈ ఊదా భాగాన్ని చూడగలిగితే ఏమి జరుగుతోంది మన০ ఈ మార్గంలో రెండు టోకెన్ల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాము అసలైన మనకు ఈ పేరు అవసరం లేదు క్షమించండి కాబట్టి ఇది వాస్తవానికి ఇక్కడ నుండి రావాలి సూట్ S యొక్క ప్లేయర్ కలిగి ఉన్న కార్డు దీని పేరు X మరియు దీని పేరు R మరియు ఎవరైనా దీనిని ఎత్తి చూపాలి నాకు ఈ నెగెషన్ నోడ్ ఇక్కడ అవసరం కాబట్టి ఈ నియమంలో మూడవ నమూనా ఇక్కడ నుండి ప్రవహిస్తోంది ప్లేయర్ P సూట్ S పేరు X ర్యాంక్ R చే ఉంచబడిన కార్డు మరియు ఇది ఇక్కడకు వస్తోంది నాల్గవ నమూనా ఇక్కడ నుండి వస్తోంది ప్లేయర్ P సూట్ S చేత ఉంచబడిన కార్డ్ అప్పుడు ఇది ఇక్కడకు వస్తోంది దీని ర్యాంక్ R కన్నా తక్కువ కానీ ఇక్కడ ఒక నిరాకరణ ఉంది అంటే ఆటగాడికి అధిక ర్యాంక్ కార్డు లేదు మరియు నేను దీనితో మిళితం చేయవచ్చు P తో P కి సమానం మరియు S కి S కి సమానం మరియు నేను రెండవ నియమాన్ని పొందుతాను ఇది అత్యధిక కార్డు ఈ నెట్వర్క్లో చూడండి మన০ మూడవ నియమం కోసం నెట్వర్క్ను సృష్టించడం ద్వారా ప్రారంభించాము అప్పుడు మన০ మొదటి నియమం కోసం మరికొన్ని ఎడ్జెస్ మరియు నోడ్లను జోడించాము ఆపై మరికొన్ని ఎడ్జెస్ మూడవ నియమం కోసం లేవు కాబట్టి ఆటగాళ్ళు కలిగి ఉన్న కార్డుల కోసం ఒకే ఒక శాఖ మాత్రమే ఉందని గమనించండి అంటే ప్రతి క్రీడాకారుడు కలిగి ఉన్న ప్రతి కార్డు టోకెన్ ఈ శాఖకు దిగుతుంది అదే టోకెన్ మీరు ఇక్కడ ఈ నిర్మాణాన్ని పరిశీలిస్తే మీరు చెబుతున్నది అది సూట్ S యొక్కది మరియు ఇది సూట్ T యొక్కది ఇక్కడ S మరియు T వేరియబుల్స్ కాబట్టి స్పష్టంగా ప్రతి కార్డు ఇది స్పెడ్స్ అని చెప్పండి కాబట్టి ఈ ప్లేయర్ P వద్ద ఒక స్పేడ్ కార్డ్ ఉంటే టోకెన్ ఇక్కడకు వస్తుంది అలాగే ఇది కూడా ఇక్కడకు వెళ్తుంది కానీ ఇది సరిపోలితేనే ఇది ఈ రూల్ నంబర్ నాలుగుతో సరిపోతుంది లేకపోతే ఇది ఈ నియమం నంబర్ నాలుగుతో సరిపోలడం లేదు మరియు ఇది ఆటలో ఉన్న ఈ సూట్తో సరిపోలితే ఆటగాడు ఈ కార్డును తప్పనిసరిగా ప్లే చేస్తాడు రీటే నెట్వర్క్ ఒక నెట్వర్క్ ఇది నిబంధనల సంకలనం కాబట్టి మీకు ఈ నెట్వర్క్ ఉంటే మీకు నియమాలు అవసరం లేదు ఎందుకంటే ఈ నియమాలను వ్రాయడానికి ఇది వేరే మార్గం ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ యొక్క పని ఏమిటంటే నియమాల సమితిని చూడగలుగుతారు మరియు దీనికి అనుగుణంగా తరువాతి నెట్వర్క్ను నిర్మించాలి ఇది మొదటి భాగం నెట్వర్క్ను నిర్మించడం లేదా ప్రోగ్రామ్ను కంపైల్ చేయడం మీరు చెప్పినట్లు ఆపై మీరు ఎగువ నుండి మొత్తం డేటాను ఉంచారు మూలకంపై పనిచేసే టోకెన్ తరగతి పేరు కార్డు ఉంటే ఇది డిస్క్రిమినేషన్ నెట్వర్క్ వలె పనిచేస్తుంది ఇది ఈ మార్గాన్ని అనుసరిస్తుంది ఇది తరగతి పేరు ఉంటే ట్రంప్ అది ఆ మార్గాన్ని అనుసరిస్తుంది మరియు ప్రతి దశ ఇది ఒక పరీక్ష అది సంతృప్తి చెందాలి ముందుకు వెళ్ళడానికి కాల్ చేయండి ఈ ప్రభావం వ్యతిరేకం అని అలాంటి టోకెన్ ఉనికిలో ఉంటే మరియు ఈ నియమం వర్తింపచేయదు అని చెప్పారు అటువంటి టోకెన్ ఇక్కడ రాకపోతే ఈ నియమం తప్పనిసరిగా వర్తింపజేస్తుంది కాబట్టి స్పష్టంగా దీనికి నాలుగు టోకెన్లు అవసరమని మీరు చూడవచ్చు నాలుగు పాజిటివ్ టోకెన్లు మరియు ఒక ప్రతికూల నమూనా అవి అలాంటి టోకెన్ అయి ఉండకూడదు కాబట్టి ఈ మార్గంలో టోకెన్ వస్తే ఆ నియమం నిలిపివేయబడుతుంది ఇప్పుడు ఈ చక్రంలో ఏమి జరగబోతోందో కూడా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఎప్పుడైనా మన০ ఒక నియమాన్ని అమలు చేస్తాము మన০ ఈ క్రొత్త టోకెన్లను జోడించి వాటిని నెట్వర్క్లో ఉంచుతాము విధమైన మన০ వాటిని ఇక్కడ నుండి నెట్టివేస్తాము మరియు అవి కొంత క్రిందికి ప్రయాణం చేస్తాయి

కాబట్టి మేము ఈ మూడింటిని మాత్రమే సృష్టించాము ఈ రెండు టోకెన్లను మనం చెప్తాము మరియు ఈ టోకెన్ తరువాత వస్తుంది లేదా మనకు ఈ నాలుగు టోకెన్లు ఉన్నాయని మరియు చివరిగా చెప్పండి మరియు ఆడుతున్న సూట్ స్పేడ్స్ చివరి రౌండ్లో ప్రోగ్రామ్ ఒక స్పేడ్ ఆడితే ఆ కార్డు సూట్ చేత ఆడబడిందని చెప్పే ప్రతికూల టోకెన్ మనకు ఉంటుంది మరియు ఆ ఆటగాడికి సూట్ యొక్క ఒక కార్డు మాత్రమే ఉంటే అప్పుడు ప్రతికూల టోకెన్ ఉంటుంది ఇది ఇక్కడకు వస్తుంది ఇది ముందు ఉన్న సానుకూల టోకెన్ను రద్దు చేస్తుంది ఆపై ఈ నియమం ఖచ్చితంగా కాన్ఫ్లిక్ట్ సెట్లోకి వస్తుంది ముఖ్యంగా ఈ టోకెన్లను క్రిందికి విసిరేయడం ఈ నెట్వర్క్ కొన్ని కొత్త నియమాలను సక్రియం చేయడం లేదా ఇప్పటికే ఉన్న కొన్ని నియమాలను నిష్క్రియం చేయడం ఈ సమయంలో ఏదైనా ప్రశ్నలు ఉన్నాయా కాబట్టి నేను నిర్వచించినట్లుగా కొన్ని డొమైన్ యొక్క నియమాల సమితిని మీకు ఇస్తే మీరు కొన్ని గత పత్రాలను చూడవచ్చు ఉదాహరణకు మీరు నెట్వర్క్ను నిర్మించగలుగుతారు మరియు టోకెన్లు ఎక్కడ ఉన్నాయో చూపించగలరు వాస్తవానికి ఇక్కడ మన০ టోకెన్లను సృష్టించలేదు కాబట్టి టోకెన్లు ఎక్కడ ఉంటాయి అని మనకు తెలియదు మరియు ఇక్కడ ప్రతి పరీక్ష చాలా భిన్నమైన రకమైన పరీక్ష కాబట్టి ఇది ఇక్కడ టోకెన్లను ఆపదు కానీ ఇది స్పేడ్లను పోషించింది ఈ నియమం స్పేడ్ల కోసం మాత్రమే అని చెప్పండి కాబట్టి నేను ఇక్కడ స్పేడ్స్ కలిగి ఉంటే అప్పుడు హృదయాలు లేదా వజ్రాలు లేదా క్లబ్బులు కలిగిన టోకెన్ వస్తే అది ఇక్కడే కూర్చుంటుంది ఇది ఎప్పటికీ ఈ ప్రదేశానికి చేరుకోదు ఎందుకంటే ఆ రకమైన ప్రక్రియలను పరిష్కరించడానికి ముఖ్యంగా నియమం లేదు కాబట్టి టోకెన్లు ఎక్కడ కూర్చున్నాయో మనం ముఖ్యంగా చెప్పగలగాలి కాబట్టి చివరి బిట్గా పాలన ఆధారిత వ్యవస్థల యొక్క ఈ మొత్తం ఆలోచన సమస్య పరిష్కారానికి ఒక అభిజ్ఞా విధానం ద్వారా ప్రేరేపించబడిందని చెప్పడం ద్వారా మన০ ప్రారంభించాము ఉదాహరణకు నియమాలు సమస్య పరిష్కర్త యొక్క దీర్ఘకాలిక జ్ఞాపకశక్తి అని కూడా మన০ చెప్పబడుతున్నాము ఎందుకంటే ఇది జ్ఞానం ఇది కొంత కాలానికి సంపాదించబడుతుంది అయితే ఈ వర్కింగ్ మెమొరీ అంశాలు సమస్య యొక్క స్వల్పకాలిక జ్ఞాపకశక్తి పరిష్కర్త ఎందుకంటే ఇది సమస్య పరిష్కర్తతో సంకర్షణ చెందుతున్న డేటా మెదడు యొక్క అభిజ్ఞా నమూనాలు ఉన్నాయి ఇది ఇక్కడే ఉంది మీరు స్వల్పకాలిక డేటాను నిల్వ చేస్తారు మరియు ఇక్కడే మీరు దీర్ఘకాలిక డేటాను నిల్వ చేస్తారు కాబట్టి ఏదో ఒక కోణంలో ఈ రకమైన తార్కికం చేయడానికి ఇది ఒక నమూనా దీని యొక్క వైవిధ్యాలు ఉన్నాయి మనం ఆలోచించవచ్చు ఉదాహరణకు మీరు ఒక భాష గురించి ఆలోచించవచ్చు దీనిలో మీరు స్పేస్ లో నియమాలను సృష్టించవచ్చు దీన్ని నిర్వహించడం చాలా కష్టం ఎందుకంటే ఇక్కడ మన০ వివరించిన నెట్వర్క్ స్టాటిక్ నెట్వర్క్ మరియు ఇది మన వద్ద ఉన్న నియమం యొక్క సంకలనం అని మన০ చెప్పాము జ్ఞాన స్థావరం నుండి నియమాలు తమను తాము జోడించవచ్చు లేదా తొలగించగల పరిస్థితిని ఎలా నిర్వహించగలం చివరగా మీరు ఈ భాష యొక్క వారసుడైన సోర్ అని పిలువబడే వ్యవస్థను చూడాలి వీటిలో RETE నెట్వర్క్ను ఉపయోగించాలనే మొత్తం ఆలోచన కాకుండా RETE నెట్వర్క్ ఈ వ్యాపారాలన్నిటిలో ఒక స్థిరంగా మారింది చివరిసారి దీనిని మనం చర్చించాము ఈ బిజినెస్ రూల్ మేనేజ్మెంట్ సిస్టమ్ లేదా బిజినెస్ రూల్ మేనేజ్మెంట్ సిస్టమ్ మీకు తెలుసు BRMS కాబట్టి చాలా సాఫ్ట్వేర్ ఉంది ఇది వ్యాపార నిర్వహణకు వాణిజ్యపరంగా అందుబాటులో ఉంది రెటే నెట్వర్క్లు లేదా దాని మెరుగుదల 4G రెటె నెట్వర్క్ యొక్క క్రొత్త సంస్కరణను సృష్టించింది దీనిని రెటే ఎన్టి అని పిలుస్తారు ఇది మన০ వివరించిన ఈ నెట్వర్క్ కంటే 500 రెట్లు వేగంగా ఉంటుంది కానీ దురదృష్టవశాత్తు మనకు ఆ నెట్వర్క్ యొక్క వివరణలు లేవు ఎందుకంటే ఇది ఒక వాణిజ్యం రహస్యం మరియు అది వెల్లడించబడలేదు కానీ అవి వేగం పరంగా అనేక మెరుగుదలలు ఇవి రీటే నెట్వర్క్కు చేయబడ్డాయి ఇది వ్యాపార నియమం యొక్క పెద్ద భాగం సాధారణంగా ముఖ్యంగా మరోవైపు ఈ సోర్ విశ్వవిద్యాలయ వాతావరణంలో మళ్ళీ CMU జాన్ లైర్డ్ అనే వ్యక్తి చేత కొనసాగించబడింది కాబట్టి మీరు జాన్ లైర్డ్ను చూస్తే లేదా మీరు సోర్ పైకి చూస్తే మీరు దాని నుండి మరింత సమాచారం పొందుతారు జాన్ లైర్డ్ కూడా నాలుగు లేదా ఐదు సంవత్సరాల క్రితం ఒక పరిశీలన చేసాడు కంప్యూటింగ్ పరిశ్రమ వాస్తవంగా ఆటల ద్వారా నడుస్తుందని మనం దరికీ తెలుసు అని ఆయన అన్నారు నా ఉద్దేశ్యం చాలా వేగంగా ప్రాసెసర్లు అభివృద్ధి చేయబడ్డాయి ఎందుకంటే ప్రజలు వేగంగా ఆటలను కోరుకుంటారు మీరు వేగంగా పనులు చేయగలరు జాన్ లైర్డ్ గమనించినది ఏమిటంటే ఆటలు లేదా కనీసం ఆటల యొక్క గ్రాఫిక్ సామర్థ్యాలు దృశ్యాల ను అందించే సామర్థ్యం మీకు తెలుసు అవి వాస్తవికమైనవి మరియు వాస్తవిక పాత్రల వలె కనిపించే అక్షరాలు చుట్టూ తిరిగే సామర్థ్యం మీకు తెలుసు ఒక రకమైన సంతృప్తతను కలిగి ఉంటాయి ఆ ముందు మీరు చేయగలిగే అభివృద్ధి చాలా లేదు అతను చెప్పేది ఏమిటంటే ఆటలలో తదుపరి స్థాయి మెరుగుదల కోట్ ఇవ్వకుండా ఉంటుంది పాత్రలకు తెలివితేటలు కాబట్టి ఏమైనా అవతార్ ఆటలో మనకు ఉన్న పాత్రలు వారు తెలివైనవారైతే వారికి కొంత జ్ఞానం ఉంటే మరియు వారు కొంత ఉపయోగకరంగా చేయగలరు మీరు చెప్పేది ఆలోచిస్తూ అప్పుడు ఇది ఆటలోని ఆసక్తికరమైన జాబితా యొక్క తదుపరి స్థాయి అవుతుంది అతను ఈ సోర్ నిర్మాణాన్ని నిర్వహిస్తున్న అదే వ్యక్తి కాబట్టి మీలో ఉన్నవారు ఆటలపై ఆసక్తి కలిగి ఉంటారు నాకు ఖచ్చితంగా తెలుసు మీలో చాలామంది ఉన్నారు సోర్ను చూడమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తాను మరియు మీరు ఒక ఆటను నిర్మించాలనుకుంటే దానిలో తెలివైన పాత్రలు ఉన్నాయి అప్పుడు ఇది ఒక యంత్రాంగం ఇది మిమ్మల్ని అనుమతించే భాష ఇది OPS5 యొక్క ఒక రకమైన మర్యాద ఇది ఆట లోపల ఏజెంట్కు మీరు ఏ విధమైన జ్ఞానాన్ని వ్యక్తపరచటానికి అనుమతిస్తుంది కాబట్టి మన০ దీనితో ఇక్కడ ఆగిపోతాము తరువాతి తరగతిలో నేను వేరే అంశానికి వెళ్లాలనుకుంటున్నాను ఇది ప్రణాళిక మన০ ఆన్ మరియు ఆఫ్ ప్లానింగ్ గురించి మాట్లాడాము కాని కొద్దిసేపట్లో మనం నిశితంగా పరిశీలిస్తాము కాబట్టి మన০ ఇక్కడ ఆగిపోతాము